ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం ఈ రోజు మేము యాంటెన్నా కరెంట్స్ యొక్క న్యూమరికల్ ఎవల్యూషన్ చూస్తాము వాస్తవానికి ఇంతకుముందు పొడవైన డైపోల్స్ కోసం వైర్ యాంటెన్నా గురించి మేము చర్చించాము కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆ సమయంలో సైనూసోయిడల్ గా ఉంది అని చెప్పాము ఎందుకంటే సెంటర్ దగ్గర డైపోల్ మధ్య లో మనం ఫీడ్ చేసినప్పుడు కండక్షన్ కరెంట్స్ రెండు ఎక్స్ట్రీమ్ వద్ద జీరో కి వెళ్ళాలి మరియు ఫీడ్ పాయింట్ వద్ద గరిష్టంగా ఉండాలి కాబట్టి అది సైనూసోయిడల్ అవుతుందని చెప్పబడింది కానీ ప్రజలు ప్రయోగాత్మకంగా కూడా కనుగొన్నారు మరియు ఇతర పద్ధతుల ద్వారా ఇది ఖచ్చితంగా సైనూసోయిడల్ కాదు λ2 డైపోల్ కోసం పైన గ్రాఫ్ చూడండి ఇది సన్నని డైపోల్ఎందుకంటే λ పరంగా సాధారణంగా డైపోల్ వ్యాసార్థం చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇక్కడ x అక్షంలో కేంద్రం నుండి దూరాన్ని ప్లాట్ చేస్తారు అంటే ఇది సెంట్రల్ పాయింట్ మరియు ఇది టాప్ పాయింట్ మరియు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ రెండు పోల్స్ లలో సిమ్మెట్రీకల్ గా ఉంటుంది కాబట్టిమేము సైనోసోయిడల్ను ఎరుపు రంగుతో ప్లాట్ చేశామని మీరు చూస్తారు కానీ అసలు కరెంట్ ఖచ్చితంగా లేదు ఇది గరిష్టంగా సెంటర్ లో లేదు ఎందుకంటే పీక్ వేరే చోట ఉంటుంది సాధారణంగా ఇది ఎక్స్పోనెన్షియల్ గా చెప్పబడుతుందని మీరు చూస్తారు కానీ అది ఎక్స్పోనెన్షియల్ కాదు డివియేషన్స్ ఉన్నాయి మరియు ఇప్పుడు ఇది తీవ్ర ప్రభావాన్ని కలిగి వుంది మేము డైపోల్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ను కనుగొనటానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే మధ్యలో మీరు సైనూసోయిడల్ విషయం ద్వారా ఏదైనా కరెంట్ మనం అనుకున్నట్టు ఉండదు అయితే ఫీడ్ పాయింట్ వద్ద ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎలా ఉంటుంది దానిని అప్లైడ్ వోల్టేజ్ బై కరెంట్ ద్వారా మేము కనుగొంటాము కాబట్టికరెంట్ భిన్నంగా ఉంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ కష్టం అవుతుంది సాధారణంగా మేము సైనూసోయిడల్ డిస్ట్రిబ్యూషన్ ని ఊహిస్తే మరియు ఇలాంటి వాస్తవ డిస్ట్రిబ్యూషన్ కి నియర్ ఫీల్డ్ ప్రభావం భిన్నంగా ఉంటుంది రెండవ గ్రాఫ్ λ డైపోల్ కి చెందినది అంటే ఫుల్ వేవ్ డైపోల్ అది సన్నగా ఉందని మళ్ళీ మీరు చూస్తారు ఇక్కడ మీరు సైనూసోయిడల్ ఊహించిన విధంగానే ఉందని చూస్తారు కానీ పీక్ వేరే దశలో ఉంది మరియు ముఖ్యంగా మీరు ఇక్కడ సెంటర్ ఫీడ్ చేసిన సెంటర్ దగ్గర సైనూసోయిడల్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ జీరో గా ఉంటుంది కాబట్టి మీరు ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇవ్వాలి అది ఇన్ఫినిటీ వరకు వెళ్ళాలి కానీ అది కేస్ కాదు ఏ డైపోల్ నాకు ఇన్ఫైనైట్ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇవ్వదు ఇన్పుట్ ఇంపెడెన్స్ కొన్ని సంక్లిష్టమైన పదం లాంటిదని మేము చూశాము కాని రేడియేషన్ రెసిస్టెన్స్ 73Ω మీరు దానిని చూస్తారు కానీ వాస్తవ డిస్ట్రిబ్యూషన్స్ జీరో కాదు కాబట్టి మీరు ఖచ్చితమైనదాన్ని సులభంగా పొందవచ్చు ఇప్పుడు ఈ రకమైన ఖచ్చితమైన ప్రస్తుత డిస్ట్రిబ్యూషన్స్ ని ఎలా పొందాలి మేము వాస్తవానికి చర్చిస్తాము కాబట్టి నేటి అంశం డైపోల్ కరెంట్ యొక్క న్యూమరికల్ ఎవల్యూషన్ మనకు డైపోల్ ఉందని చెప్పండి ఇప్పుడు వాస్తవానికి మునుపటి చర్చలలో మేము ఎప్పుడూ డైపోల్ యొక్క పరిమిత వ్యాసార్థాన్ని విస్మరించాము కానీ వాస్తవానికి నేను డైపోల్ చేయాలనుకుంటే అది సిలిండర్ లా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రాక్టికల్ సిలిండర్కు పరిమితమైన వ్యాసార్థం ఉంటుంది నేను దానిని చిన్నగా ఉంచగలను కానీ దీని అర్థం సర్ఫేస్ పై కరెంట్స్ ఉంటాయి కాబట్టి కరెంట్స్ డిస్ట్రిబ్యూషన్స్ చేయబడతాయి డైపోల్ పరిపూర్ణ కండక్టింగ్ ఎలిమెంట్ నుండి లేదా ఏదైనా ప్రాక్టికల్ ఎలిమెంట్ నుండి తయారైతే అప్పుడు చుట్టుకొలతలో కరెంట్స్ ఉంటాయి ఎల్లప్పుడూ సెంటర్ ద్వారా కరెంట్ వెళుతున్నట్లు కాదు కాబట్టి ఇది ఒక విషయం మరొకటి మేము ఫీడ్ పాయింట్ వద్ద ఫైనైట్ గ్యాప్ ని కలిగి ఉన్నాము ఇప్పుడు ఆ గ్యాప్ ని మేము పరిగణించము ఎందుకంటే డైపోల్స్ సెంటర్ కూడా సెంటర్ లో ఉందని మేము భావిస్తున్నాము కాని వాస్తవానికి డైపోల్ సెంటర్ డెల్టా పైకి మరియు డెల్టా క్రిందికి ఉంది అది మోడల్ కాదు ఈ రోజు మనం దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటాము కాబట్టిఒక డైపోల్ ఇలాంటిది మరియు అక్కడ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ లో ఫీడ్ ని ఉంచినట్లయితే దాని పని వోల్టేజ్ ని జనరేట్ చేస్తుంది కాబట్టి ఈ వోల్టేజ్ ఇన్ ఫేజ్ వోల్టేజ్ అని నేను చెప్పగలను మరియు ఈ గ్యాప్ ని డెల్టాΔ అని పిలవనివ్వండి కాబట్టిసెంట్రల్ పాయింట్ నుండి పైకి ఇది L 2 మరియు అదేవిధంగా కిందికి L2 కాబట్టి క్రింది పోల్ యొక్క పొడవు కూడా L 2 అని నేను చెప్పగలను ఇప్పుడు ఇంతకుముందు చర్చించిన కరెంట్ డిస్ట్రిబ్యూషన్ లను గుర్తుచేసుకోవడం లో నేను మీకు సహాయం చేస్తాను మేము సైనుసోయిడాల్ ని చర్చించినప్పుడు Ix'y'z' azI0sinkl2 z'0≤z'≤l2 azI0sinkl2z' l2≤z'≤0

ఇది మునుపటి విషయం ఈ రోజు సెంటర్ ఫెడ్ మరియు ఫైనైట్ డయామీటర్ గురించి చూస్తాము ఇది ఖచ్చితంగా నిజం కాదు సైనూసోయిడల్ సాధారణంగా మనం చెప్పగలిగినట్లు మేము చెబుతాము కానీ ఇది ఖచ్చితంగా నిజం కాదు కాబట్టి మీకు రేడియేషన్ పాటర్న్ కావాలంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ ఖచ్చితంగా నిర్ణయించబడాలని మేము కోరుకుంటే సర్క్యూట్ మ్యాచింగ్కు ఇది చాలా అవసరం కాబట్టి ఇది నిజం కాబట్టిదాదాపు ఒకే లా వుండే రెండు టెక్నిక్ లు ఉన్నాయి కానీ పెద్ద తేడా ఉంది ఆ పద్ధతుల ను మనం చూస్తాం మొట్టమొదటి శాస్త్రవేత్త హెలెన్ అతను మొదట వీటిని కనుగొన్నాడు అందుకే హెలెన్ యొక్క ఫార్ములేషన్ అని పిలువబడే అనాలసిస్ యొక్క ఈ ఫార్ములేషన్ను మనం చూస్తాము కాబట్టి ఇది మా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ కాదు ఇప్పుడు మనకు కరెంట్ ఏమిటో తెలియదు కాబట్టి మేము కరెంటును కనుగొంటాము కాబట్టి హెలెన్ ఫార్ములేషన్ చాలా బాగా తెలిసిన టెక్నిక్ వాస్తవానికి ఇంతకు ముందు ప్రజలు దీనిని పరిష్కరించడానికి కొన్ని పునరుత్పాదక టెక్నిక్లను ఉపయోగించేవారు కానీ ఈ రోజు వివిధ న్యూమరికల్ టెక్నిక్ల పురోగతి అయ్యి ఉన్నాయి మనం తరువాతి ఉపన్యాసంలో చర్చిస్తాము ఈ రకమైన కరెంట్ డిస్ట్రిబ్యూషన్ సమస్యకు చాలా సముచితమైన టెక్నిక్ ఉంది లేదా స్క్యాటరింగ్ సమస్యలకు కరెంట్స్ ను నిర్ణయించే సందర్భంలో లేదా రేడియేటింగ్ సమస్యలకు మూమెంట్ మెథడ్ అని పిలువబడే ఒక ఇంటిగ్రల్ సమీకరణ పద్ధతి ఉంది దానిని కూడా చూస్తాము కాబట్టి ఈ హెలెన్ ఫార్ములేషన్ కు అసంప్షన్లు ఉన్నాయి మొదటిది రేడియేటింగ్ స్ట్రక్చర్ యొక్క ఫైనైట్ రేడియస్ అది సాధారణంగా డయామీటర్ d 0 05λ అని చెప్తారు అప్పుడు డైపోల్ పొడవుగా ఉంటుంది కాబట్టి l a మరియు నేను చాలా పెద్దగా రాయడం లేదు ఎందుకంటే ఈ కేసులన్నింటికీ ఇది వర్తిస్తుంది కాని l ఎక్కువగా ఉండాలి వాస్తవానికి మరియు a అనేది λ కంటే చాలా తక్కువగా ఉండాలి ఇప్పుడు నాకు ఇలాంటి ప్రాక్టికల్ సిలిండర్ ఉంటే వాస్తవానికి ఏమి జరుగుతుంది కాబట్టి సిలిండర్ టాప్ బాటమ్ క్యాప్స్లో మరియు సైడ్ లో కరెంట్స్ ఉంటాయి అయితే ఈ అసంప్షన్ ద్వారా వాస్తవానికి మేము ఆ క్యాప్ ని విస్మరిస్తున్నాము కరెంట్ సిలిండ్రికల్ సర్ఫేస్ పై మాత్రమే ఉంటుంది ఈ ప్లానర్ క్యాప్స్లో లేదని మేము చెబుతాము అందుకే ఈ అంచనాలు ఇప్పుడు దీనిపై మేము బౌండరీ కండిషన్ని ఉంచుతాము బౌండరీ కండిషన్ ఏమిటి ఇది ఖచ్చితమైన కండక్టర్లతో తయారైనందున ఈ బౌండరీ కండిషన్లను మీరు ఎల్లప్పుడూ చూస్తారు కాబట్టి మొదటి బౌండరీ కండిషన్ ఏమిటంటే మొత్తం టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సిలిండ్రికల్ సర్ఫేస్ పై సున్నా అవుతుంది దయచేసి ఇక్కడ గుర్తుంచుకోండి ఇది గ్యాప్ లో ఇది నిజం కాదు కానీ సిలిండ్రికల్ సర్ఫేస్ పై ఉంటుంది రెండవ బౌండరీ కండిషన్ ఏమిటంటే మన కరెంట్ ఇక్కడ మనకు తెలియదని స్పష్టంగా తెలుస్తుంది కాని ముగింపు పాయింట్ ల వద్ద ఇది సున్నాకి వెళ్తుంది ఇవి రెండు బౌండరీ కండిషన్లు మేము అమలు చేస్తాము హెలెన్ ఫార్ములేషన్ ఏమిటి ఇది సరైన కండక్టర్ అని మనం చూశాము ఎలక్ట్రిక్ కరెంట్ మాత్రమే ఉందని మేము అనుకుంటాము M ఇక్కడ సున్నాకి సమానం అని చెప్పవచ్చు మరియు మన కరెంట్ డెన్సిటీ J ను మనం Jz గా వ్రాస్తాము ఇది అసంప్షన్ ఇప్పుడు ఇది వాస్తవానికి నేను మళ్లీ చెప్తాను హెలెన్ ఫార్ములేషన్ ప్రకారం కరెంట్ సాధారణంగా ఇలాగే వెళుతుందని వాస్తవానికి ఇది సమానమైన విషయం ఇక్కడ కరెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక సిమెట్రీకల్ స్ట్రక్చర్ సమ్ చేస్తే నాకు అక్షం మీద సమానమైన కరెంట్ కలిగి ఉండవచ్చు కాబట్టి నాకు ఇది ఉంటే అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EA అంటే ఏమిటో ఎలక్ట్రిక్ టర్మ్స్ పరంగా మనం వ్రాయవచ్చు దయచేసి ఆ మ్యాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ నుండి వచ్చినవి గుర్తుంచుకోండి మేము సాధారణ పరిష్కారాన్ని చర్చిస్తున్నప్పుడుEA jwA jwμ∊∇∇ A సిలిండ్రికల్ సర్ఫేస్ పై అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సున్నా అని చెప్పగలను ఎందుకంటే మనం అక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని వర్తించడం లేదు d2Azdz2k2Az0 ఈ వెక్టర్ పొటెన్షియల్కు ఈ డిఫరెన్షియల్ సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది ఇది మనం చాలాసార్లు చూశాము కాబట్టి మేము ఈ సమీకరణాన్ని పరిష్కరించాలి వెక్టర్ పొటెన్షియల్ ని తెలుసుకున్న తర్వాత మనం సులభంగా J ని కనుగొనవచ్చు ఇప్పుడు మేము దానిని చెప్పగలం Jz అనేది z లో సిమ్మెట్రీకల్ అంటే Jzz Jz z అవుతుంది ఎందుకంటే కన్స్ట్రక్షన్ కారణంగా ఎక్సైటేషన్ సిమ్మెట్రీకల్గా ఉంటుంది అది బైపోలార్ ఎక్సైటేషన్ కాబట్టి Az కూడా z' లో సిమ్మెట్రీకల్ అంటే Az z Az z కాబట్టి ఒక పరిష్కారం ఉంది ఎందుకంటే Az ఈ అవకలన సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది అది Az j √μ∊A1coskzB1sink|z| మరియు మీరు దీన్ని ఇక్కడ ఉంచవచ్చు మరియు అది సంతృప్తికరంగా ఉందని చూడండి ఈ k కారణంగా మీరు ఈ పదాన్ని పొందుతున్నారు A1 B1 తెలియనివి కాబట్టి A1 మరియు B1 లు స్థిరమైన స్థితిగతులుగా నిర్ణయించబడతాయి నాకు రెండు తెలియనివి ఉన్నాయి నాకు రెండు బౌండరీ కండిషన్లు ఉన్నాయి కాబట్టి నేను అలా చేయగలను నేను కొద్దిసేపటి తరువాత ఈ పరిష్కారానికి వస్తాను దీనిని కూడా ఎవాల్యూయేట్ చెయ్యనివ్వండి గ్యాప్ వద్ద చూద్దాం ఇది కన్స్ట్రక్షన్ అని చూద్దాం కాబట్టి గ్యాప్ వద్ద అప్లైడ్ వోల్టేజ్ Vi అక్కడ మేము డిఫరెన్షియల్ ఈక్వేషన్ d2Azdz2k2Azjwμ∊EA వ్రాయగలము ఇది గ్యాప్ వద్ద ఉంది ఇప్పుడు ఈ మొత్తం విషయాన్ని గ్యాప్ వద్ద ఇంటిగ్రేట్ చేద్దాం ഽ Δ2 to Δ2d2Azdz2k2Azdzഽ Δ2 to Δ2jwμ∊EAdzఇప్పుడు నేను దీన్ని సులభంగా ఇంటిగ్రేట్ చేయగలను ఇవన్నీ స్థిరాంకాలు దీనిని ప్రాథమికంగా నన్ను వ్రాయనివ్వండి

ఇప్పుడు LHS ను చూద్దాం LHS నేను ఇంటిగ్రల్ చేసినట్లయితేLtt➝0ഽ Δ2 to Δ2d2Azdz2k2Azdz మొదటిది Ltz➝0d2Azdz2k2 ഽ Δ2 to Δ2Azdz ఇప్పుడునేను Az కోసం వ్యక్తీకరణను కలిగి ఉన్నాను మరియు ఇది మీరు ఇంటిగ్రేట్ చేయవచ్చు తద్వారా ఇది Ltz➝0j √μ∊kA1sinkz B1coskzk2 j√μ∊ A1ksinkzB1kcoskz ఇవి సాధారణ ఇంటిగ్రేషన్ సైన్ ఫంక్షన్స్ మీకు మీరే చేయగలరు కానీ మీకు సహాయం చేసేందుకు నేను వ్రాస్తున్నాను ఇప్పుడు లిమిట్ ని అమలు చేస్తారు ఇది Ltz➝0j√μ∊kjk√μ∊A1sinkz B1coskz jk√μ∊ అవుతుంది కాబట్టి మీరు ఈ LHS RHS రెండింటిని సమానం jwμ∊2B1 jwμ∊Vi చేస్తే B1Vi2 వస్తుంది ఇప్పుడు ఇది తెలుసుకోవడం కోసం నాకు రెండవది తెలుసు కాబట్టి ఇది మొదటి బౌండరీ కండిషన్ రెండవ బౌండరీ కండిషన్ ఏమిటంటే మీరు దానిని అక్కడ ఉంచండి BC2 Izz'0 z'± l2 కి సమానం కాబట్టి ఈ A నుండి ఇప్పుడు నేను కనుగొంటాను ఇది మీకు A1 ను ఇస్తుంది కాబట్టి దీని అర్థం ఇప్పుడు మనకు A1 B1 తెలుసు అంటే నాకు పరిష్కారం తెలుసు కాబట్టి అక్కడ నుండి మనకు A తెలుసు మరియు ఇంతకుముందు ఈ వ్యక్తీకరణను మేము కనుగొన్నాము A మరియు Iz ల మధ్య ఇంటిగ్రల్ సంబంధం ఏమిటనేది అది మునుపటిలో ఒక ఇంటిగ్రల్ సంబంధం అని మనకు తెలుసు నాకు లీనియర్ కరెంట్ మాత్రమే ఉంటే అది Aμ4πഽIzx'y'z'e jkRR dl అవుతుంది కాబట్టి A యొక్క పరిష్కారం కూడా మన విషయంలో A j√μ∊A1coskzB1sink|z| ఈ రెండు సమానం కాబట్టి ఇది ഽ l2 to l2Iz'e jkR4πRdz' jղA1coskzB1sink|z| అవుతుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ల నుండి మనకు కుడి వైపు పూర్తిగా తెలుసు A1 B1 తెలుసు కాబట్టి నేను Iz ను కనుగొనవలసి ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు నేను Iz కింద లేదా ఇది ఈ ఈక్వేషన్ యొక్క ఇంటిగ్రేషన్ అందుకే ఈ ఈక్వేషన్ లను ఇంటిగ్రల్ ఈక్వేషన్లు అంటారు కాబట్టిఈ ఫార్ములేషన్ ఒక ఇంటిగ్రేషన్ ఈక్వేషన్ ఫార్ములేషన్ ఎందుకంటే ఇది తెలియదు మరియు ఇది ఇంటిగ్రేషన్ లో ఉంది లేదా ఇది ఇంటిగ్రేషన్ కు అనుసంధానం అందుకే ఇది ఒక ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ కి ఇది నిర్వచనం తెలియనిది ఇంటిగ్రేషన్ యొక్క ఇంటిగ్రేండ్లో ఉంటే దానిని ఇంటిగ్రల్ ఈక్వేషన్ అంటారు కాబట్టి దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఈ ఈక్వేషన్ ని హెలెన్ ఈక్వేషన్ అంటారు ఇది ప్రసిద్ధ ఈక్వేషన్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు పరిష్కరించగలిగితే ఇంటిగ్రల్ ఈక్వేషన్ పరిష్కారం అవుతుంది అప్పుడు మేము కరెంట్ డిస్ట్రిబ్యూషన్ని కనుగొనవచ్చు వాస్తవానికి ఈ ఈక్వేషన్ ని ఎలా పరిష్కరించాలో మనం తరువాత చూస్తాము మరొక ఫార్ములేషన్ ని చూద్దాము అది చాలా ఎక్కువగా ఉపయోగించబడుతుందని మరియు దీనికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనం చూస్తాము చివరకు దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చూస్తాము నేను దాన్ని మూమెంట్ మెథడ్ ద్వారా పరిష్కరించాలనుకుంటున్నాను అప్పుడు నేను ఇన్వర్స్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ఆర్డర్ తక్కువ ఎందుకంటే ఇక్కడ ఈ A1 కూడా తెలియనిది ఇది పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వెక్టార్ పొటెన్షియల్ A 1 గందరగోళంగా ఉంది ఎందుకంటే ఇది వెక్టర్ పొటెన్షియల్ A మరియు ఇది తెలియని A1 ఇప్పుడు ఇన్వర్షన్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమిటి అనే దాని గురించి తరువాతి ఉపన్యాసం లో చూస్తాము మరియు ఇది వోల్టేజ్ జనరేటర్ కానీ ఈ ఫార్ములేషన్ ద్వారా విశ్లేషించలేని ఇతర రకాల వివిధ వేగాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ వోల్టేజ్ జనరేటర్ లేదా స్పార్క్ గ్యాప్ జెనరేటర్ ఉందని ఎల్లప్పుడూ భావించింది కానీ పాక్లింగ్టన్Pocklington's ఫార్ములేషన్ అని పిలువబడే మరొక సాధారణ ఫీడ్ విషయం ఉంది ఇది ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఫార్ములేషన్ పాక్లింగ్టన్Pocklington's యొక్క ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఫార్ములేషన్ లో మళ్ళీ మనకు ఆ సిలిండర్లు ఉన్నాయని ఇప్పుడు చూస్తాము ఇక్కడ కరెంట్ డెన్సిటీ సర్ఫేస్ పై ఉంది దీని మొదటి అసంప్షన్ కరెంట్ డెన్సిటీ Jz సర్ఫేస్ పై ఉంది దీనిని kz అని పిలుస్తారు అది Jz kz ఇప్పుడు రెండవ విషయం ఈ సర్ఫేస్ కరెంట్ డెన్సిటీ kz చుట్టుకొలత యూనిఫామ్ గా ఉంటుంది నేను z పాయింట్ వద్ద Iz 2πakz z అని వ్రాయవచ్చు ఇక్కడ ఇది యూనిఫామ్ గా ఉందని చెబుతుంది మరియు మూడవ విషయం ముఖ్యం అది హెలెన్ చెప్పిన రిఫైన్మెంట్ స్కాటర్డ్ ఫీల్డ్ ఉంది కాబట్టి విషయం ఏమిటంటే Ez అనేది వైర్లోని సమానమైన కరెంట్ చే సృష్టించబడిన స్కాటర్డ్ ఫీల్డ్ వాస్తవానికి Jz ఇక్కడ సర్ఫేస్ పై ఉంది కానీ హెలెన్స్ చెప్పినది ఈ సర్కంఫరెన్షియల్ కరెంట్ కొరకు నేను చివరకు దానికి సమానమైన ఆక్సియాల్ కరెంట్ తీసుకోవచ్చని చెప్పారు మరియు అది ఫీల్డ్ ని స్కాటర్ చేస్తుంది Ez ని మేము సిలిండర్ యొక్క అక్షం వద్ద ఉన్నట్లు భావించే వైర్లో సమానమైన కరెంట్ ద్వారా సృష్టించబడిందని పిలుస్తాము కాబట్టి కరెంట్ సర్కంఫరెన్షియల్ గా డిస్ట్రిబ్యూషన్ చేయబడిందని మేము చెప్పడం లేదని గుర్తుంచుకోండి కానీ మనం తీసుకునేది సమానమైన విషయం మేము ఈ యూనిఫామ్ విషయాల్ని సులభంగా తీసుకోవచ్చు సమానమైన కరెంట్ అంటే అక్షం మరియు ఇది సిమ్మెట్రీకల్ నిర్మాణం మరియు స్కాటర్డ్ విషయం ఇప్పుడు మళ్ళీ M0 దీని ద్వారా ఒక మాగ్నెటిక్ కరెంట్ మరియు కరెంట్ డెన్సిటీ ఇవ్వబడుతుంది అని చెప్పగలను JazJzహెలెన్స్ యొక్క ఈ ఈక్వేషన్ d2Azdz2k2Az jwμ∊Ez హెలెన్ సమీకరణాన్ని మీరు గమనించండి గ్యాప్ వద్ద కాకుండా ప్రతిచోటా ఇది సున్నా అని మేము చెప్పాము కాని ఇక్కడ మేము స్కాటర్డ్ ఫీల్డ్ కూడా లేదని చెబుతున్నాము ఎందుకంటే వీటి కారణంగా స్పష్టంగా గ్యాప్ వద్ద అప్లైడ్ ఫీల్డ్ ఉంది అందుకే సాధారణంగా ఉండే దాని కంటే ఎక్కువ కాబట్టి మనం ఇప్పుడు మునుపటి విషయం నుండి దీనిని పరిష్కరించవచ్చు నేను నేరుగా ఈ పాక్లింగ్టన్ ఫార్ములేషన్ కు వెళ్ళగలను కాబట్టి మనం చివరికి ఇలా వ్రాయవచ్చు లేదా ఈ విషయం యొక్క పరిష్కారం సాధారణంగా ఉంటుంది ఇది మనం ఇంతకు ముందు చూశాము ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దాని పరిష్కారం ఇది మరియు ఇప్పుడు మన అసంప్షన్లన్నింటికీ వీటిని స్పెషలైజ్ చేస్తూ ఇది ഽ l2 to l2Izz'd2dz2k2e jkR4πRdz'jw∊Ezs అని వ్రాయవచ్చు ఇప్పుడు Ezs అంటే ఏమిటి సిలిండర్ సర్ఫేస్ వద్ద మనకు తెలుసు మొత్తం టాంజెన్షియల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సున్నాగా ఉండాలి కాబట్టి అవి రెండూ ఒకేలా ఉన్నందున Ezsz Eziz 0 అని నేను వ్రాయగలను నేను Ezsz Ezi z గా వ్రాస్తాను దీనిని నేను ఇక్కడ ఉంచినట్లయితే లేదా నేను ఇక్కడ వ్రాయగలను ఇది ഽ l2 to l2Izz'd2dz2k2e jkR4πRdz' jw∊Ezi R అంటే ఏమిటి మనం సిలిండ్రికల్ కోఆర్డినేట్లకు వెళితే R√ρ2z z'2 కాబట్టి ఈ ఫార్ములేషన్ ను పాక్లింగ్టన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఫార్ములేషన్ అంటారు ఇది సిమిలర్ స్ట్రక్చర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని మీరు చూస్తారు ఎందుకంటే ఇది తెలియదు ఈ భాగం తెలుసు వాస్తవానికి ఇచ్చిన ఎక్సైటేషన్ స్పార్క్ గ్యాప్ నుండి Ezi z అంటే ఏమిటో నాకు తెలుసు అని మీరు చెబితే నేను లెక్కిస్తాను ఏదైనా ఇతర రకాల ఫీడ్ ఉంటే నేను దానిని కనుగొనగలను కాబట్టి Ez తెలుసు కానీ అది తెలిసింది ఈ సైడ్ తెలుసు ఈ వైపు కొన్ని ఆపరేషన్లు ఫంక్షన్ తెలుసు నేను దాన్ని పరిష్కరించాలి హెలెన్స్ మరియు పాక్లింగ్టన్ రెండింటికీ ఈ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ప్రజలు పరిష్కరించారు ఆపై వివిధ పద్ధతులతో కంప్యూటర్ అమలుకు చాలా సులభం అని నేను చెప్పాను మూమెంట్ మెథడ్ ని తరువాతి ఉపన్యాసంలో మేము చర్చిస్తాము ఆపై ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో తదుపరి ఉపన్యాసంలో చూద్దాం ధన్యవాదాలు